ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైనూ యొక్క మాడ్యూల్ 09 కు స్వాగతం మనం ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క అంశాల గురించి చర్చిస్తున్నాము ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క 4 ప్రధాన అంశాలు 3 చిన్న అంశాలు ఉన్నాయని మనం చివరి మాడ్యూల్లో గుర్తించాము 4 ప్రధాన అంశాలలో మనం ఇప్పటికే అబ్ స్ట్రాక్షన్ మరియు ఎన్కప్సులేషన్ గురించి చర్చించాము వ్యవస్థలోని ముఖ్య అంశాలను గుర్తించడానికి అబ్ స్ట్రాక్షన్ విస్తృతంగా ఉపయోగించబడుతుందని మనం చూశాము మరియు ఇది ప్రధానంగా డిజైన్ ఫార్మలైజేషన్కు సంబంధించినది ఎన్క్యాప్సులేషన్ వ్యవస్థ యొక్క అమలు అంశాలతో మరింతగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇది అమలును ఎన్క్యాప్సులేట్ చేస్తుంది లేదా ప్యాకేజీ చేస్తుంది మరియు వినియోగదారులకు కాంట్రాక్టు ఇంటర్ఫేస్ యొక్క పరిమిత అవసరమైన వీక్షణను మాత్రమే ఇస్తూ ప్రజల దృష్టి నుండి దారి తీస్తుంది మరియు ఎలా అనేదానికి 2 వేర్వేరు ఉదాహరణలను చూశాము ఎన్కప్సులేషన్ మరియు నైరూప్య పరస్పర చర్య మరింత ముందుకు ఈ మాడ్యూల్లో మాడ్యులారిటీ మరియు సోపానక్రమం అనే ఆబ్జెక్ట్ మోడళ్ల యొక్క ఇతర 2 ముఖ్యమైన లక్షణాలను పరిశీలిస్తాము ఇది రూపురేఖలు మనం శీఘ్ర రీక్యాప్ను ప్రదర్శిస్తాము ఆపై మాడ్యులారిటీ మరియు సోపానక్రమం యొక్క ప్రత్యేకతలను చర్చిస్తాము కాబట్టి ఇవి ఈ మోడళ్ల శ్రేణిలో మనం చర్చిస్తున్న ఆబ్జెక్ట్ మోడళ్ల యొక్క విభిన్న అంశాలు అని మీకు గుర్తు చేయడమే మరియు మనం ఇప్పుడు మాడ్యులారిటీపై దృష్టి పెడతాము కాబట్టి మాడ్యులారిటీ ఒక ప్రోగ్రామ్ లేదా సాఫ్ట్వేర్ కోడ్ సాఫ్ట్వేర్ డేటా ఇది ఎలా నిర్వహించబడుతుందో గణనీయంగా చేయాలి కాబట్టి మాడ్యులారిటీ అనేది ఒక ప్రోగ్రామ్ను వ్యక్తిగత భాగాలుగా విభజించడం గురించి మరియు మనం దీన్ని చేయాలనుకుంటున్నాము మనం మాడ్యులర్ డిజైన్లను చేయాలనుకుంటున్నాము తద్వారా మనం మళ్ళీ సంక్లిష్టతను నిర్వహించగలము కాబట్టి ఇది సిస్టమ్ నిర్వహణ యొక్క మరొక కోణం ఇది సాఫ్ట్వేర్ గురించి సాఫ్ట్వేర్ యొక్క స్వాభావిక సంక్లిష్టత గురించి మనం లేవనెత్తిన సమస్యల యొక్క అసలు సమితిని పరిష్కరిస్తుంది మరియు ఏదైనా రూపకల్పనలో లేదా ఏదైనా అమలులో కొన్ని అర్థ అంశాల కంటే ఎక్కువ వ్యవహరించడానికి మానవుల స్వాభావిక అసమర్థత మాడ్యులర్ డిజైన్స్ లేదా మాడ్యూల్ యొక్క విలక్షణమైన లక్షణం మాడ్యూల్స్ వారు విడివిడిగా చేసే కేసులను కంపైల్ చేయడం అవి కలిసి కంపైల్ చేయగలవు మరియు స్పష్టంగా మాడ్యూళ్ళ మధ్య పరస్పర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక ఉదాహరణతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇది దయచేసి ఈ రేఖాచిత్రం యొక్క అయోమయ గురించి చింతించకండి ఇది ఉద్దేశపూర్వకంగా ఉంది మీరు యంత్ర అభ్యాస వ్యవస్థ రూపకల్పనతో వ్యవహరిస్తుంటే మీరు వ్యవహరించాల్సిన విభిన్న భాగాలు మరియు వేర్వేరు రంగులలో చూపబడిన ఈ విభిన్న సెట్లు వేర్వేరు మాడ్యూళ్ళను చూపుతాయని మనం చూపించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి నేను త్వరగా గుణకాలు చుట్టూ తిరుగుతాను కాబట్టి ఒక మాడ్యూల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం చేయవలసింది మనం మెషిన్ లెర్నింగ్ కోసం డేటాను ఏ రూపంలో పొందుతున్నామో మనం వాటిని మార్చాలి వాటిని లీనియర్ మానిఫోల్డ్స్ లేదా వెక్టర్ మానిఫోల్డ్స్ యొక్క వివిధ ప్రామాణిక రూపాల్లో ప్రాతినిధ్యం వహిస్తాము ఈ పరివర్తన పనులకు సంబంధించిన భాగాలు డేటా పరివర్తన మాడ్యూల్లో కలిసి ఉంటాయి రెండవ మాడ్యూల్ లేదా మరొక మాడ్యూల్ స్ట్రక్చర్డ్ ప్రిడిక్షన్ ఇది డేటా యొక్క ఒక నిర్దిష్ట నమూనాను ఇవ్వడం గురించి మాట్లాడుతుంది దాని కోసం మీరు ప్రీరిడిక్టబుల్ మోడల్ను ఎలా ఉహించగలరు మనం తరచూ మార్కోవ్ యాదృచ్ఛిక క్షేత్రాలను ఉపయోగిస్తాము లేదా నిర్మాణాత్మక అంచనా వేసే ఇతర మార్గాలు మళ్ళీ దీని యొక్క ప్రత్యేకతలు యంత్ర అభ్యాసం యొక్క డొమైన్లో ఉన్నాయి కాబట్టి మీరు దానిని అర్థం చేసుకుంటారని ఉహించలేదు అది కూడా అవసరం లేదు సంక్లిష్ట వ్యవస్థ కలిగివున్న వివిధ రకాల మాడ్యూల్ ఇవి అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను క్లస్టరింగ్ కోసం మనకు ఒక ప్రత్యేక మాడ్యూల్ ఉంటుంది ఇది ఎన్ని విభిన్న వర్గాలు లేదా ఉప వర్గాలు లేదా క్లాస్ లకు చెందినదో మనకు తెలియకపోతే మంచి క్లాస్ ల సమితి ఏమిటో నిర్ణయించడానికి మనం క్లస్టరింగ్ చేస్తాము మాకు వర్గీకరణ మాడ్యూల్ ఉంటుంది ఇది క్లాస్ ల సమితిని ఇచ్చింది మరియు ఒక పరీక్ష డేటాను ఇస్తే అది వేర్వేరు యంత్ర అభ్యాస అల్గోరిథంలను ఉపయోగించటానికి ఏ క్లాస్ లకు చెందినదో నిర్ణయించవచ్చు ఆపై రిగ్రెషన్ మాడ్యూల్ ఉంది ఇది సరిగ్గా పరీక్షించబడిందా లేదా వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయో లేదో వర్గీకరణ వాస్తవానికి తిరోగమించబడిందా అని వేర్వేరు పరీక్ష కేసుల ఆధారంగా తనిఖీ చేస్తుంది చివరకు ఈ వేర్వేరు మాడ్యూల్స్ వాస్తవానికి తమ మధ్య పరస్పరం వ్యవహరిస్తాయి కాబట్టి మీరు వేర్వేరు వైపులా చూస్తే ఈ ప్రత్యేక ప్రాంతం మనం ఇప్పటికే చూపించిన విభిన్న మాడ్యూళ్ళను చూపిస్తున్నాము డేటా పరివర్తన నిర్మాణ అంచనా క్లస్టరింగ్ వర్గీకరణ రిగ్రెషన్data transformation the structure prediction the clustering classification regression కాబట్టి ఇవన్నీ మీరు మీ కోడ్ను క్లబ్ చేసిన విభిన్న మాడ్యూల్స్ అయితే మీరు మాడ్యూళ్ల మధ్య పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇది కలిసి వ్యవస్థగా మారుతుంది కాబట్టి మనం మాడ్యులారిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి సమూహపరచడం ప్రోగ్రామ్ కోడ్ను ఒకదానికొకటి సంబంధం ఉన్న సెమాంటిక్గా పరస్పర సంబంధం ఉన్న ఫైల్లు మరియు డేటాగా విభజించడం అదే సమయంలో మీరు ఇక్కడ కొన్ని విభిన్న ఉప భాగాలను పరిశీలిస్తే వారి పని ప్రాథమికంగా వేర్వేరు మాడ్యూళ్ల మధ్య పరస్పర చర్యలను చదవడం మరియు ఇది మాడ్యులరైజ్ చేయబడినప్పుడు ఏదైనా సంక్లిష్ట వ్యవస్థ యొక్క వీక్షణగా ఉంటుంది ఇది ఒక వ్యవస్థ వాస్తవానికి ఎలాంటి సంక్లిష్టతను కలిగి ఉంటుంది మరియు మాడ్యులరైజేషన్ ఈ సంక్లిష్టతను ఎలా తగ్గిస్తుందనే సంగ్రహావలోకనం మీకు ఇస్తుంది కాబట్టి మీరు ప్రతి మాడ్యూల్ను తీసుకున్నప్పుడు పోలిస్తే మనం ఒక అయోమయ స్థితిని చూస్తే మీరు దీన్ని నిర్వహించటం చాలా సులభం మరియు ఇది మళ్ళీ క్రమానుగత పద్ధతిలో వెళ్ళవచ్చు అని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు ఒక మాడ్యూల్ను మళ్ళీ చిన్న మాడ్యూల్స్గా ఉప మాడ్యులైజ్ చేయవచ్చు మరియు మనం ఆ సూత్రాలలో కొన్నింటిని పరిశీలిస్తాము కాబట్టి లక్ష్యాన్ని నిర్ణయించడానికి మాడ్యులైజేషన్ యొక్క కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఒకటి కుళ్ళిపోవడం అంటే మనం వాటిని నిర్వహించాలనుకుంటున్న సంకేతాల ఫైలు సమితిని మాడ్యూల్స్ పరంగా సంబంధిత సమూహాల పరంగా క్రమపద్ధతిలో ఇవ్వాలనుకుంటున్నాము తద్వారా క్రమబద్ధమైన పద్ధతిలో దీని అర్థం మనం కలిసి ఉంచాము ప్రోగ్రామ్ యొక్క భాగం కోడ్ యొక్క ఆ భాగాన్ని ఒక మాడ్యూల్గా మార్చవచ్చు ఇది కొంతవరకు బాగా నిర్వచించబడిన కార్యాచరణను కలిగి ఉంటుంది మనం 100 ప్రోగ్రామ్ ఫైల్స్ ఏకపక్షంగా మాత్రమే చేయము మనం వాటిలో 17 ని ఏకపక్షంగా ఉంచము 1 మాడ్యూల్ లోకి కానీ మనం వాటిని ఒక విధంగా కలిసి ఉంచుతాము తద్వారా అవి కాంక్రీట్ భావనల సమితిని సూచిస్తాయి లేదా అవి కొన్ని అల్గోరిథమిక్ కార్యాచరణను అందిస్తాయి కాబట్టి కుళ్ళిపోయే మాడ్యులారిటీ ఒక ముఖ్యమైన ప్రాంతం రెండవది కంపోజిబిలిటీ అంటే మనం సిస్టమ్ను చిన్న మాడ్యూల్స్గా ప్రతి మాడ్యూల్ను సబ్ మాడ్యూల్స్గా విభజిస్తాము మనం దానిని తిరిగి పునర్నిర్మించగలగాలి అంటే మీరు చిన్న మాడ్యూళ్ళను తీసుకొని వాటిని పెద్ద మాడ్యూల్లో ఉంచగలుగుతారు కాబట్టి ప్రోగ్రామ్ యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ రంగాలలో మనకు ఇలాంటి కార్యాచరణ ఉంటే అది సహాయపడే మార్గం అప్పుడు మనకు ఒకే ఉప మాడ్యూల్ ఉండవచ్చు దానిని తిరిగి ఉపయోగించుకోవచ్చు ఇతర మాడ్యూళ్ళలో కంపోజ్ చేయవచ్చు మరియు పునర్వినియోగతను పెంచుతుంది కాబట్టి మీలో చాలామందికి తెలిసిన సంప్రదాయ సి ప్రోగ్రామింగ్ పరంగా మీరు ఆలోచించాలనుకుంటే మాడ్యులారిటీ పునర్వినియోగతను గణనీయంగా పెంచుతుంది సి ప్రామాణిక లైబ్రరీని సరే ఉపయోగిస్తుందని మీకు తెలిసినట్లుగా మనం తరచూ ప్రామాణిక లైబ్రరీని ఉపయోగిస్తున్నట్లు మీరు కనుగొంటారు మరియు ప్రామాణిక లైబ్రరీలో మీరు ఏమి చేస్తారు మీరు వేర్వేరు ప్రామాణిక లైబ్రరీ శీర్షికలను కలిగి ఉన్నారు ఇది మాకు stdio h అని మాకు math h ఉన్నాయి మాకు చేర్చండి stdlib h మరియు మొదలైనవి ఇప్పుడు ఈ అన్ని హెడర్ ఫైల్స్ తప్పనిసరిగా ఫంక్షన్ హెడర్ల సమితిని కలిగి ఉండాలి ఎందుకంటే మనం సి ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి క్లాస్ లేదు కానీ మీరు మాడ్యులారిటీ యొక్క స్పష్టమైన ఉపయోగం మాడ్యులారిటీ యొక్క చాలా వ్యవస్థీకృత ఉపయోగం చూడవచ్చు కాబట్టి మనం ఏమి చేస్తున్నాం ఈ విభిన్న శీర్షిక ఫైళ్ళను మనం ఎందుకు కలిగి ఉండాలి ఇతర ప్రత్యామ్నాయం ఏమిటో నేను అర్థం చేసుకున్నాను నేను ఎందుకు ప్రామాణిక లైబ్రరీని కలిగి ఉన్నాను అన్ని ఫంక్షన్ శీర్షికలను కలిగి ఉంటుంది కాని మనం అలా చేయము కాబట్టి మనం ఏమి చేసాము మనం ఒక నిర్దిష్ట కుళ్ళిపోవడం మరియు మిశ్రమతను చేసాము కాబట్టి మనం stdio h గురించి మాట్లాడేటప్పుడు ప్రింట్ ఎఫ్ హెడర్స్ స్కాన్ఫ్ హెడర్ ఎఫ్ ప్రింట్ఫ్ హెడర్ ఎఫ్ఎస్కాన్ఫ్ హెడర్printf headers scanf header fprintf header fscanf header వంటి ఫంక్షన్ హెడర్లన్నింటినీ కలిపి ఉంచాము ఒక కోణం యొక్క టాంజెంట్ టాన్ ఫంక్షన్tangenttan function లేదా హాఫ్ టాన్ ఫంక్షన్ లేదా స్క్వేర్ రూట్ ఫంక్షన్ వంటి వివిధ గణిత కార్యకలాపాలతో మనం వ్యవహరించాల్సి వచ్చినప్పుడు మనకు ఒక ప్రత్యేక హెడర్ ఫైల్ ఉంటుంది అది వాటిని కలిసి ఉంచుతుంది కాబట్టి ఇది సి ప్రోగ్రామర్కు మీరు అందించాలనుకునే అన్ని వేర్వేరు ప్రామాణిక ఫంక్షన్ల యొక్క అన్ని వేర్వేరు ప్రామాణిక హెడర్ ఫైళ్ళను కుళ్ళిపోయేటప్పుడు మీరు వాటిని జెండాగా అందించరు మీరు వాటిని క్రియాత్మకంగా సమానంగా విభజన ఇవి వాస్తవానికి వాటి మధ్య కూడా ఎప్పుడూ సంకర్షణ చెందవు Printf స్కాన్ఫ్తో సంకర్షణ చెందదు స్కాన్ఫ్ fprintf తో సంకర్షణ చెందదు మరియు ఖచ్చితంగా rtan sinతో సంకర్షణ చెందదు కాని మీరు ఇప్పటికీ వాటిని సంభావితంగా కలిసి ఉంచారు ఎందుకంటే వినియోగదారుడు ఆ మాడ్యూల్ను ఉపయోగించడం చాలా సులభం అవుతుంది కాబట్టి కంపోజిబిలిటీ సులభం అవుతుంది యూజర్ ఒక ప్రోగ్రామ్ను ఆమె నిర్మించాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ ఒక io చేస్తున్నాను అప్పుడు నేను తప్పక stdio h మెమరీ కేటాయింపు మరియు రీలోకేషన్ అని చెప్పడానికి సంబంధించిన ఏదో నేను చేస్తున్నానా నేను తప్పనిసరిగా standardlib h ను ఉపయోగించాలి కాబట్టి ఇది ప్రాథమిక ప్రోగ్రామింగ్కు సంబంధించిన ఒక సరళమైన ఉదాహరణ ఇది మాడ్యులారిటీ ఒక ముఖ్య అవసరమని చూపిస్తుంది ఇది మంచి విభజన మంచి కంపోజిబిలిటీని అందించే పరంగా మంచిగా నిర్వహించడానికి పరంగా ఒక ముఖ్య సాధన మరియు మీరు దీన్ని బాగా చేయగలిగినప్పుడు దాని పర్యవసానంగా మీరు చేసే ఇతర లక్ష్యం మాడ్యులర్ అర్థమయ్యేది కాబట్టి నేను ఇన్పుట్ అవుట్పుట్ చేయాలనుకుంటే నేను చేయవలసిందల్లా stdio కాబట్టి ఈ మాడ్యూల్ యొక్క విభిన్న భాగాలు వాటి మధ్య పరస్పర చర్య చేయవు అని నేను చెప్పినప్పటికీ ఆ మాడ్యూల్కు నాకు అర్థవంతమైన అర్ధం ఉందని నేను అర్థం చేసుకున్నాను అయితే అన్ని ఇన్పుట్ అవుట్పుట్ కార్యకలాపాలు ఉంటాయని చెప్పే సంభావిత సరిహద్దు ఉంది ఇక్కడ కాబట్టి నేను మాడ్యూల్ను ఒక రకమైన యూనిట్గా అర్థం చేసుకోగలను ఇది ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది మరియు నేను కొన్ని మార్పులు చేయవలసి వస్తే మార్చడం కూడా సులభం చేస్తుంది నాల్గవ లక్ష్యం మాడ్యులర్ కొనసాగింపు మాడ్యులర్ కొనసాగింపు లోతులో కొంచెం ఎక్కువ మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే వ్యవస్థను అటువంటి మాడ్యూల్స్గా విభజించాలనుకుంటున్నాము తద్వారా భవిష్యత్తులో మనం కొన్ని మార్పులు చేయవలసి వస్తే మరియు మార్పులు వేర్వేరు కారణాల వల్ల కావచ్చు ఉదాహరణకు మార్పులు సాధారణ బగ్ పరిష్కారాలు కావచ్చు వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కోడ్ మరియు నేను దాన్ని పరిష్కరించాలి దాన్ని సరిచేయండి మార్పులు స్పెసిఫికేషన్లో మార్పు వల్ల కావచ్చు మార్పులు వ్యాపార ప్రక్రియలో మార్పులు మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి మనం ఒక విధంగా మాడ్యూళ్ళను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను తద్వారా కొన్ని మార్పులు అవసరమైతే ఆ మార్పు బహుళ వేర్వేరు మాడ్యూళ్ళకు వెళ్ళకూడదు మార్పు ఒక మాడ్యూల్కు పరిమితం కావాలి లేదా చాలా తక్కువ సంఖ్యలో మాడ్యూళ్ళకు పరిమితం చేయాలి మాడ్యులైజేషన్ చాలా సరైనది కాదు అప్పుడు మార్పులు వేర్వేరు మాడ్యూళ్ళలో చిందుతాయి ఉదాహరణకు నేను math h సమితి లోపాలను రెండు వేర్వేరు మాడ్యూల్స్గా విభజించి ఉంటే లేదా నేను stdio h తో math h ను క్లబ్బెడ్ చేసి ఉంటే అప్పుడు సంఖ్యా అల్గోరిథంలో ఏదైనా మార్పు మాడ్యూల్స్ అంతటా చిందిన వివిధ త్రికోణమితి ఫంక్షన్లను లెక్కిస్తుంది కాబట్టి ఇది ఒక విధంగా తగ్గుతుంది ఇది చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఒక మాడ్యూల్ యొక్క మార్పు మరొకదానిపై ప్రభావం చూపే సైడ్ ఎఫెక్ట్ను తగ్గించడం మరియు ఖచ్చితంగా ఆ లక్ష్యానికి సంబంధించినది మాడ్యులర్ ప్రొటెక్షన్ ఇది లోపాలను స్థానికీకరించాలని చెబుతుంది నేను ఒక విభజనను చూస్తాను సున్నా లోపం అప్పుడు నేను math h కు స్థానీకరించబడాలి నేను మెమరీ కేటాయింపు వైఫల్య లోపాన్ని ఎదుర్కొంటే అది memory h కు పరిమితం చేయబడుతుంది కాబట్టి ఇవి విలక్షణమైన లక్ష్యాలు ఇవి కోడ్ యొక్క మాడ్యులైజేషన్ చేయడంలో గుర్తుంచుకోవాలి కాని మీరు వ్యవహరించడానికి ఇవ్వబడిన డిజైన్ యొక్క మాడ్యులైజేషన్ను ప్రదర్శిస్తాయి ఇప్పుడు జీవితంలో ఖచ్చితంగా భోజనం ఉచితం కాదు కాబట్టి మీరు మాడ్యులైజేషన్లో నిమగ్నమైనప్పుడు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు తరచూ సవాళ్లను ఎదుర్కొంటారు ఉదాహరణకు ఒక సాధారణ వ్యవస్థ ఇచ్చినట్లయితే చిన్న మాడ్యూళ్ళ పరంగా దీనిని విభజన చాలా సులభం కాదు ఇది వ్యవస్థ యొక్క లోతైన అధ్యయనం డిజైన్ యొక్క ఆ అనుభవాన్ని అర్థం చేసుకోవడం మరియు తరచుగా గుర్తించడం వంటి వస్తువు నమూనాల ఇతర అంశాలను ఉపయోగించడం అవసరం నైరూప్య భావనలు ఏమిటి ఏదైనా ఉన్నట్లయితే సోపానక్రమం ఏమిటి మరియు సాధ్యమయ్యే ఎన్కప్సులేషన్స్ ఏమిటి కనుక ఇది ఎల్లప్పుడూ సులభమైన అల్పమైన పని కాదు ఇది ఒక మాడ్యూల్లో లేదా మరొకటి ఏ ఫైళ్ళను ఉంచవచ్చో మీరు నిర్ణయించేది కాదు మాడ్యూలరైజేషన్ ఎంత బాగా జరుగుతుందో నిర్ణయించడంలో మనం వేర్వేరు ఫైళ్ళలో ఏ ఫంక్షన్లను ఉంచాము మీరు ఏ శీర్షికలను హెడర్ ఫైళ్ళలో ఉంచారో ఏ క్లాస్ నిర్వచనాలను వేర్వేరు ఫైళ్ళలో ఉంచారో కూడా నిర్ణయిస్తారు మాడ్యులరైజేషన్ ఏకపక్షంగా ఉంటే అది తరచుగా మరింత వినాశకరమైనదిగా మారుతుందని గుర్తుంచుకోండి ఇది మాడ్యులైజ్ చేయకుండా చాలా ఘోరంగా ఉంటుంది మీరు డ్రైవ్ బౌండెడ్ అయినందున మీరు ఎల్లప్పుడూ నొక్కిచెప్పబడే అబ్ స్ట్రాక్షన్ మరియు ఎన్కప్సులేషన్ యొక్క డిజైన్ సరిహద్దులతో సరిపడవు కాబట్టి మాడ్యులైజేషన్ సాధారణ మరియు పరస్పర సంబంధం ఉన్న అర్థ సమూహాన్ని అనుసరించాలి కార్యాచరణను కాబట్టి దయచేసి ఈ పాయింట్లను గమనించండి ఎందుకంటే ఇది అర్థవంతమైన సమూహాన్ని అనుసరించాలి అవి తెలివైనవిగా ఉండాలి అవి పరస్పరం సంబంధం కలిగి ఉండాలి మరియు పరస్పర సంబంధం కలిగి ఉండాలి సాధారణ అంశాలు సాధారణ కార్యాచరణలు మరియు పరస్పర సంబంధం ఉన్న కార్యాచరణలు పరస్పర సంబంధం ఉన్న కార్యాచరణలు ఉదాహరణకు నేను మళ్ళీ stdio h యొక్క ఉదాహరణకి వెళ్తాను ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ గురించి ఆలోచించండి కనుక ఇది సి ప్రోగ్రామర్లు ఉపయోగించే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ కాబట్టి మీరు దానిని stdio h లో ఉంచారు ఇప్పుడు మీలో కొంతమందికి ఫంక్షన్లు ఉన్నాయి అవి వ్రాయడం వంటి కొన్ని ఫంక్షన్లను చదవడం వంటివి ఇన్పుట్ అవుట్పుట్ కోసం కూడా ఉపయోగించబడతాయి కానీ అవి వేరే స్థాయిలో వివరంగా ఉన్నాయి వారు బైనరీ డేటా రీడ్ రైట్ మరియు వంటివి చేస్తారు ఇప్పుడు మీరు printf ను ఒక మాడ్యూల్ ఒక హెడర్ ఫైల్ మరియు రీడ్ రైట్ వేరొకదానికి పెడితే అప్పుడు మీరు ఈ రెండు మాడ్యూళ్ళలో చాలా పరస్పర చర్యలను కలిగి ఉంటారని మీరు కనుగొంటారు ఎందుకంటే printf ఎప్పటికీ స్వయంగా అమలు చేయబడదు ప్రింట్ఫ్ క్రమం తప్పకుండా రీడ్ రైట్ ఆపరేషన్లను ఉపయోగిస్తుంది రైట్ ఆపరేషన్స్ ఇతర రకాల ఇన్పుట్ ఫంక్షన్లను ఉపయోగిస్తాయి ఇన్పుట్ అని పిలువబడే ఫంక్షన్లు ఉన్నాయి fwrite మరియు మొదలైనవి ఉన్నాయి కనుక ఇది మాడ్యులైజేషన్ చేయాల్సిన ప్రధాన సాధనం కార్యాచరణ యొక్క సాధారణత మరియు పరస్పర సంబంధం సవాళ్ళ పరంగా నేను మరికొన్ని వ్యవస్థలను వివరించడానికి ప్రయత్నించాను మీరు చాలా ప్రాసెసర్ కలిగి ఉన్న పంపిణీ వ్యవస్థను పరిగణించవచ్చు మరియు మీకు అనేక సందేశాలు ఉన్నాయి ఇవి ప్రాసెసర్లు వందలాది వివిధ రకాల సందేశాలు మరొక ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి మాడ్యులైజ్ చేయాలి మీరు మాడ్యులైజ్ చేయాలా మరియు ప్రతి మాడ్యూల్ సాధ్యమైనంత స్వతంత్రంగా ఉండాలి కాబట్టి మీరు అవసరమైన ప్రతి మాడ్యూల్ సందేశ రకాలను ఆ మాడ్యూల్లో ఉంచుతారు మీరు దీన్ని చేయవచ్చు మీరు అలా చేస్తే తరచుగా మీకు చాలా పేలవమైన డిజైన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి మాడ్యూల్ దాని స్వంత సందేశ నిర్మాణాన్ని కలిగి ఉన్నందున ఈ సందేశాలతో వ్యవహరించాల్సిన వినియోగదారు ఏ మాడ్యూల్లో ఏ నిర్మాణం ఉందో తెలియకుండా వాటిని పరిష్కరించలేరు డాక్యుమెంటేషన్ కష్టం అవుతుంది ఇది నిర్వహించడం నిజంగా కష్టమవుతుంది కాబట్టి మీరు అన్నింటినీ కలిపి ఉంచేటప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి అప్పుడు మీరు మంచి ఎన్క్యాప్సులేషన్కు కట్టుబడి ఉంటారు ఎందుకంటే ఈ రకమైన సందేశం ఈ మాడ్యూల్కు సంబంధించినదని మీరు చెప్పారు కాబట్టి నేను దానిని లోపల ఉంచనివ్వండి కాబట్టి మీరు ప్రతిదీ దాచిపెడుతున్నారు కానీ చాలా దాచడం వాస్తవానికి మాడ్యులైజేషన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఇది బ్యాక్ఫైర్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియవలసిన విభిన్న సందేశాలు ఏమిటి వాటి ఆకృతులు ఏమిటి మరియు మొదలైనవి మీకు తెలియదు కాబట్టి మీరు అనేక రకాల సందేశాలు ఉన్నందున మీరు బాగా గుర్తించగలిగే వేరే మాడ్యులైజేషన్ చేయడం ద్వారా సమతుల్యతను కొట్టాలి కాబట్టి సందేశాలతో వాస్తవంగా వ్యవహరించే మాడ్యూల్ను ఎందుకు సృష్టించకూడదు మరియు వివిధ మాడ్యూల్స్ ఆధారంగా ఉపయోగించగల ఇంటర్ఫేస్ లను అందించండి వారికి ఎలాంటి సందేశాలు అవసరం మనం అంతకంటే ఎక్కువ చూస్తాము కాని ఇది ఎదురయ్యే సవాళ్లు ఏమిటో ఒక సంగ్రహావలోకనం కాబట్టి మీరు అన్నింటినీ కలిపి ఉంచేటప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి అప్పుడు మీరు మంచి ఎన్క్యాప్సులేషన్కు కట్టుబడి ఉంటారు ఎందుకంటే ఈ రకమైన సందేశం ఈ మాడ్యూల్కు సంబంధించినదని మీరు చెప్పారు కాబట్టి మాడ్యులైజేషన్ యొక్క లక్ష్యాలను కొనసాగించడానికి ఈ నేపథ్యంలో మనం తరచుగా తెలివైన మాడ్యులైజేషన్ గురించి మాట్లాడాము ఇవి కొన్ని బొటనవేలు నియమాలు లేదా లక్ష్యాలను మెరుగ్గా సాధించడానికి మీరు అనుసరించగల కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు అందుకే నేను దీనిలోని ముఖ్య పదాలను హైలైట్ చేసాను క్షమించండి ఇది మార్చబడింది తార్కికంగా సంబంధిత అబ్ స్ట్రాక్షన్తో సమూహం చేయబడిన హైలైట్ కీలకపదాలు మీరు ఇప్పటికే సిస్టమ్లో అబ్ స్ట్రాక్షన్ను కలిగి ఉన్నారు కాబట్టి మాడ్యూల్లో మీరు సాధారణంగా సహజంగా ఒక విపరీతమైనది మీరు వేరే మాడ్యూల్లో ఉంచే ప్రతి అబ్ స్ట్రాక్షన్ ఇది మీకు చాలా ఎక్కువ విచ్ఛిన్నమైన మాడ్యులైజేషన్ను ఇస్తుంది ఇది చాలా పరస్పర చర్యలను కలిగి ఉంటుంది కాబట్టి మీ గుణకాలు సరళంగా ఉంటాయి కానీ మీకు చాలా పరస్పర చర్యలు ఉంటాయి మెషీన్ లెర్నింగ్ సిస్టమ్లో నేను చూపించిన ఉదాహరణను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు ఇంటరాక్షన్ భాగం కూడా నిర్వహించదగిన సంక్లిష్టత ఉండాలి కాబట్టి ప్రతి అబ్ స్ట్రాక్షన్ను ప్రత్యేక మాడ్యూల్లో ఉంచడానికి బదులుగా మీరు వాటిని తార్కికంగా సంబంధిత అబ్ స్ట్రాక్షన్లుగా సమూహపరచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ల యొక్క అబ్ స్ట్రాక్షన్లు ఒక మాడ్యూల్కు దారితీయాలి గణిత మోడలింగ్ యొక్క అబ్ స్ట్రాక్షన్ మరొక మాడ్యూల్కు దారితీయాలి సిస్టమ్ సంబంధిత కార్యకలాపాల అబ్ స్ట్రాక్షన్ మీకు stdlib h ను ఇవ్వాలి మరియు మీరు అలా చేస్తున్నప్పుడు మీరు సాధించడానికి ప్రయత్నించేది మాడ్యూళ్ళ మధ్య ఆధారపడటాన్ని తగ్గించడం కాబట్టి నేను తార్కికంగా తార్కిక అబ్ స్ట్రాక్షన్లను మాడ్యూల్లోకి సమూహపరిస్తే అప్పుడు నేను మాడ్యూళ్ళను దాటినప్పుడు మాత్రమే తక్కువ స్థాయికి వెళ్ళవలసి ఉంటుంది నేను అధిక స్థాయి కార్యాచరణను సాధించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే మరియు ఈ రెండు తార్కిక సమూహాలు మరియు మాడ్యూళ్ళలో ఆధారపడటం తగ్గించడం ప్రతి మాడ్యూల్ను సరళంగా చేస్తుంది అర్థం చేసుకోవటానికి సరిపోతుంది మరియు అది ఒక ముఖ్య ఆలోచన అవుతుంది సరళత మాడ్యులైజేషన్ యొక్క ముఖ్య ఆలోచనగా ఉండాలి ఎందుకంటే మనం ఎందుకు మాడ్యులైజ్ చేస్తున్నామో గుర్తుచేసుకోండి ఎందుకంటే మనం సంక్లిష్టతను కలిగి ఉండాలనుకుంటున్నాము సంక్లిష్టత చాలా ఎక్కువగా ఉంది మరియు భావాలను సరళతరం చేయడానికి మనం ఇవన్నీ చేస్తున్నామని మనం కోరుకుంటున్నాము సమస్య డొమైన్ యొక్క పదజాలం నేను తరచూ సృష్టించాను నేను ఇప్పటికే సృష్టించిన అబ్ స్ట్రాక్షన్ను పెంచడం సాధ్యమయ్యే ఎన్కప్సులేషన్ను పెంచడం మాకు ఉంది చివరకు గుణకాలు పూర్తి అయి ఉండాలి ఇంటెలిజెంట్ మాడ్యులైజేషన్ సూత్రాల యొక్క తుది కానీ ఓవర్రైడ్ అనేది మార్పును సులభతరం చేస్తుంది అయినప్పటికీ మనం కోడ్ను నిర్వహించే అమలులను ప్రారంభించినప్పుడు మనం ఒక డిజైన్ చేసినప్పుడు మనం సరైన పని చేస్తున్నామని మాకు నమ్మకం ఉంది కానీ అనుభవం వివిధ పరిమితుల కోసం చూపిస్తుంది వ్యవస్థ యొక్క రూపకల్పన మరియు అమలు యొక్క సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క అనివార్యమైన వాస్తవికత వ్యవస్థ మరియు వ్యాపార దృశ్య మార్పు యొక్క మానవ మనస్సు కాబట్టి మార్పు యొక్క సౌలభ్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అంటే మనం మాడ్యూళ్ళను తెలివిగా నిర్వహించాలి తద్వారా ఒక మాడ్యూల్లో కొన్ని మార్పులు కనీసం ఇతర మాడ్యూళ్ళను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ సూత్రాలతో మనం క్రమం తప్పకుండా ముందుకు వెళ్లి వేర్వేరు మాడ్యూళ్ళను పరిశీలిస్తాము మునుపటి ఉదాహరణలకు కొన్ని సూచనలు ఉన్నాయి హైపోటోనిక్ గార్డెనింగ్ సిస్టమ్ కాబట్టి మనం చర్చించటం ప్రారంభించిన ఆటోమేషన్ వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాము మరియు ఖచ్చితంగా కొన్ని ముఖ్య అబ్ స్ట్రాక్షన్లు పెరుగుతున్న మొక్కలను మనం చూశాము ఇవి వివిధ రకాల మొక్కలను పెంచడానికి వ్యవస్థ ద్వారా వేర్వేరు వ్యూహాలు వినియోగదారు ఇంటర్ఫేస్ కాబట్టి ఇవి మీకు ఇప్పటికే ఉన్న కొన్ని కీ అబ్ స్ట్రాక్షన్లు వ్యవస్థ యొక్క అబ్ స్ట్రాక్షన్ యొక్క విశ్లేషణ కాబట్టి పెరుగుతున్న ప్రణాళిక కోసం మాడ్యూళ్ళను సృష్టించడానికి నేను చాలా తార్కికంగా ఉంటాను కాబట్టి పెరుగుతున్న ప్లాన్ మాడ్యూల్లో మీరు పండ్ల కోసం పెరుగుతున్న ప్రణాళికను కలిగి ఉండవచ్చు ధాన్యాల కోసం పెరుగుతున్న ప్రణాళిక మరియు మొదలైనవి ఇవన్నీ కలిసి ఉంచడం మంచిది మరియు పరస్పర సంబంధం ఉన్న నైరూప్యాలను సమూహపరచడానికి ఇది సంబంధం కలిగి ఉంటుంది ఇది సరళతతో సంబంధం కలిగి ఉంటుంది మీరు మార్చడం చాలా సులభం అని ఇది నిర్ధారిస్తుంది ఎందుకంటే పండ్ల పెరుగుతున్న ప్రణాళికలో పండ్ల పెంపకం ప్రణాళిక మార్పు సాధారణంగా పెరుగుతున్న ప్రణాళికల వ్యూహాలను ప్రభావితం చేస్తుంది మరోవైపు మీ వద్ద ఉన్న అన్ని యూజర్ ఇంటర్ఫేస్ కార్యాచరణలు వాటిని ఒకే ప్రత్యేక మాడ్యూల్లో ఉంచడం మంచిది కాబట్టి దీనితో మనం చూసినది ఏమిటంటే ఆబ్జెక్ట్ మోడళ్లకు మాడ్యులారిటీని ఒక ప్రధాన అంశంగా ప్రవేశపెట్టడం మనం ఇక్కడ ఆగి తరువాత సోపానక్రమం తీసుకుంటాము